NPTEL ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్స్ బయోరియాక్టర్స్ లో 18వ లెక్చర్ కు స్వాగతం ఏ రోజు మనం 5వ మాడ్యూల్ మొదలు పెడతాము ఇది ఈ కోర్స్ లో చివరి మాడ్యూల్ ఈ మాడ్యూల్ శీర్షిక బయోరియాక్టర్ యొక్క సెల్ వ్యూ బయోరియాక్టర్ లో ప్రోడక్ట్ ఉత్పత్తి చేసే నిజమైన ఫాక్టరీలు సెల్స్ అవే ప్రొడక్ట్ కూడా కావచ్చు మాడ్యూల్ 2 ని గుర్తు తెచ్చుకుంటే టైటిల్ బయోరియాక్టర్ యొక్క రెండు ప్రధాన ఉత్పత్తులు సెల్స్ దీనినే బయోమాస్ అంటాము సెల్స్ ఉత్పత్తి చేసే ప్రొడక్ట్స్ ఎంజైమ్ రియాక్షన్ ద్వారా మనం ఏమి జరుగుతుందో మరింత దగ్గర గా చూద్దాం బయోరియాక్టర్ లో ని సెల్స్ లోపల ఏమి జరుగుతుంది అని చూద్దాం అందులో కొన్నింటిని బయోరియాక్టర్ పనితనం మెరుగు పరిచేందుకు ఎలా ఉపయోగించు కోవచ్చో చూద్దాం బయోరియాక్టర్ లో నిజమైన ఫ్యాక్టరీలు సెల్స్ కాబట్టి ఏదైనా గుర్తించదగిన మార్పు జరగాలంటే అది సెల్ లెవల్ లో ఉండాలి ఎందుకంటే అది ప్రాధమిక స్థాయి ప్రాధమిక స్థాయి లో అర్ధం చేసుకుంటే ఏదైనా ఎప్పుడు మెరుగైన ఫలితాలు ఉంటాయి మనం దాని గురించే ప్రయత్నిస్తున్నాం బయోరియాక్టర్ లో సెల్స్ లక్ష్యం గా కొన్ని విధానాలు చూద్దాం దీని కోసం ఒక థీమ్ ని తీసుకున్నాను సెల్స్ ని ఒక బ్లాక్ బాక్స్ గా అనుకుందాం ఈ స్టాయికియో మెట్రిక్ అంశాలు బ్లాక్ బాక్స్ ఏమి జరుగుతొంది ఏమి చేయగలం అనేవి మీకు తెలుసు అప్పుడు మనం సెల్ యొక్క "స్టాటస్" లోని సూచనల ద్వారా బ్లాక్ బాక్స్ లోకి ఒక విండో ఓపెన్ చేస్తాము స్టాటస్ ఏమిటంటే కోట్ అన్ కోట్ మనం చెప్పుకున్నట్లు చాలా స్టేటస్ లు ఉన్నాయి వాటిలోని కొన్ని అంశాలను మనం చూద్దాం తరువాత విండో ద్వారా మనం లోపలికి చూస్తాం ఇతర దిశల నుంచి కూడా చూస్తాము మనం మరికొన్ని ద్వారాలు తెరిచి లోపలికి చూడచ్చు దీనికి ఒక ఉదాహరణ 'మెటబాలిక్ ఫ్లక్స్ అనాలిసిస్' తర్వాత మన అవసరాలకు తగినట్లు మార్చు కోవచ్చు DNA మాడిఫికేషన్ వంటివి రీ కాంబినెంట్ టెక్నలాజి లాంటివి మనం కేవలం చాలా తక్కువగా వాటి గురించి చెప్పుకుంటాం ఎందుకంటే దానికదే ఒక పెద్ద శాస్త్రం రీ కాంబినెంట్ టెక్నలాజి నేను కేవలం ఆపరేషన్ ను లేదా బయోరియాక్టర్ ఉత్పత్తిని మెరుగు పరచడానికి సంబంధించినంత వరకు మాత్రమే మాట్లాడతాను ఈ మాడ్యూల్ థీమ్ ఇదే మొదటగా బయోరియాక్షన్ స్టాయికియోమెట్రీ గురించి ఈ లెక్చర్ లో కవర్ చేద్దాం తర్వాత ఒక ప్రాబ్లమ్ చూద్దాం తర్వాతి లెక్చర్ లో ప్రాబ్లమ్ ను సాల్వ్ చేద్దాం బయోరియాక్షన్ స్టాయికియోమెట్రీ స్టాయికియోమెట్రీ అనే పదం ఎక్కువగా కెమిస్ట్రీ లో వాడతారు ఇది ఇంజినీరింగ్ లో కూడా వాడతారు ఇంజినీరింగ్ లో ఇది పదార్ధము శక్తి ల బ్యాలెన్స్ గురించి తెలుపుతుంది లేదా పదార్ధ కంజర్వేషన్ శక్తి కంజర్వేషన్ సూత్రాలు మీద ఆధారపడిన విషయాలు దీనినే ఇంజినీరింగ్ లో ఫ్యాషన్ గా స్టాయికియోమెట్రీ అంటారు స్టాయికియోమెట్రీ మీద బుక్స్ ఉన్నాయి అదే విధంగా బయో రియాక్షన్ స్టాయికియోమెట్రీ అంటే బయో సిస్టమ్స్ కు సంభందించిన పదార్ధ శక్తి ల బ్యాలెన్స్ కు సంభందించిన గణాంకాలు బయో రియాక్షన్ స్టాయికియోమెట్రీ పూర్తీ డేటా అందుబాటులో లేనప్పుడు ఊహించడానికి ఉపయోగ పడుతుంది మనం దీని గురించి ఆ విధంగా చూడబోతున్నాం మనం ఇప్పుడే సెల్ గురించి సెల్ లోపల చూడటం మొదలు పెడుతున్నాం మన గత క్లాసుల్లో దీని కి వచ్చాము కానీ ఇక్కడే మనము నిజంగా సెల్ లోపల కు చూడబోతున్నాం మొదటి విధానం సెల్ అనేది ఒక బ్లాక్ బాక్స్ దీని మనం బ్లాక్ బాక్స్ గా గమనిస్తే ఏమి తెలిసికోగలమో అది మనం గ్రహించ గలిగేది సెల్స్ లోపల చాలా విషయాలు జరుగుతున్నాయి అన్న ఆలోచన తో మనము చూస్తాము స్టాయికియోమెట్రీ లో ఒక ఉపయోగకరమైన భావన డిగ్రీ ఆఫ్ రిడక్టన్స్ ఇది బయోరియాక్టర్ స్టాయికియోమెట్రీ గణాంకాలను సులభం చేసే ఒక ఫార్ములేషన్ దీనిని కాపిటల్ గ్రీక్ సింబల్ గామా తో సూచిస్తారు ఇక్కడ చూడండి ఇది డిగ్రీ ఆఫ్ రిడక్టన్స్ ప్రతి పదార్దానికి డిగ్రీ ఆఫ్ రిడక్టన్స్ ఉంటుంది దీనిని ఇలా అర్ధం చేసుకోవచ్చు ఒక పదార్ధం ఇవ్వగలిగిన ఎలక్ట్రాన్స్ సంఖ్య ఇది ప్రాధమిక భావన ఎలెక్ట్రాన్ లెవల్ లో పని చేస్తోంది ఎలెక్ట్రాన్స్ కంజర్వ్ చేయబడతాయి కాబట్టి మీరు వాటి తో పనిచేయచ్చు ఒక పదార్ధం ఇవ్వగలిగిన ఎలక్ట్రాన్స్ సంఖ్య గా దీని అర్ధం చేసుకోవచ్చు కానీ ఇది ప్రాధమిక అవగాహన మాత్రమే ఇది అన్ని సార్లు వాలిడ్ కాదు ఇది ప్రతి మాలిక్యూల్ కి ఇవ్వబడిన ఒక నెంబరు ఆక్సిజన్ ఇవ్వ గలిగిన ఎలక్రాస్ సంఖ్య 4 O2 కు 4 O 2 కార్బన్ 4 నైట్రోజెన్ 3 ఫాస్ఫరస్ విలువ 5 సలఫర్ 6 CO2 కి 0 H2O కి 0 మనం డిగ్రీ ఆఫ్ రిడక్టన్స్ లను కూడి కాంపౌండ్ యొక్క డిగ్రీ ఆఫ్ రిడక్టన్స్ ని తెలిసి కోవచ్చు కాబట్టి బేసిక్ గా ఉన్నవి O C N P ఇంకా S వీటితో మనం ఆక్సిజన్ CO 2 H 2 O లాంటివి పొంద గలము నెగటివ్ వాల్యూ చెప్పేదేమిటంటే పదార్ధం ఎలెక్ట్రాన్ లను స్వీకరిస్తుంది అని ఒక పదార్ధం ఇవ్వగలిగిన ఎలక్ట్రాన్స్ సంఖ్య గా దీని అర్ధం చేసుకున్నాము డిగ్రీ ఆఫ్ రీడక్టన్స్ ఈ అవగాహన తో ఏమి చేయగలమో చూద్దాము ఇప్పటికే క్లుప్తముగా చెప్పుకున్నట్లు ఏదైనా పదార్ధం యొక్క డిగ్రీ ఆఫ్ రిడక్టన్స్ ఆ పదార్ధము కలిగి ఉండే ఎలిమెంట్స్ యొక్క డిగ్రీ ఆఫ్ రిడక్టన్స్ లను ఆల్జీబ్రా కూడిక తో సమానం ఉదాహరణకి సబ్స్ట్రేట్ లాంటి కాంప్లెక్స్ మాలిక్యూల్ కూడా O2 H2O CO2 ఒక కార్బోహైడ్రేట్ CHaOb లాంటిది కూడా పదార్ధం యొక్క డిగ్రీ ఆఫ్ రిడక్టన్స్ ఆ పదార్ధము కలిగి ఉండే ఎలిమెంట్స్ యొక్క డిగ్రీ ఆఫ్ రిడక్టన్స్ ల కూడిక తో సమానం అలా డిగ్రీ ఆఫ్ రిడక్టన్స్ Substrate 4 x 1 x Cells 4 a చాలా రకాల సెల్స్ కి Γcells విలువ 4 2 ఈ పధ్ధతి బలం ఇందులోనే ఉంది ఇది అంచనా వేయబడిన వాల్యూ అని మీకు తెలుసు అలాగే మనం చూడబోతున్న చీఫ్ పారామీటర్స్ ని అనేక రకాల పదార్ధాలకు అంచనా వేయబడినవి ఇవి అన్ని కూడా చాలా నారో రేంజ్ లో ఉన్నాయి కాబట్టి ఆ రేంజ్ యొక్క యావరేజ్ వాల్యుని వాట్లికి ఒక రెప్రజెంటివ్ వాల్యూ గా తీసుకుంటే మొదటి లెవల్ కాలిక్యులేషన్ లను సులభంగా చేయవచ్చు ఇంకా లోపల ఏమి జరుగుతుందో చూడవచ్చు అది బయోరియాక్టర్ పనితనం మెరుగు పర్చడానికి ఉపయోగించవచ్చు ఆవిధంగా అసలు డేటా లేనప్పుడు Γcells 4 2 తో సమానము అన్నది ఒక ముఖ్య మైన తొలి అవగాహన దీని రెండు అప్లికేషన్ లను చూద్దాం ఇంకా ఒక ప్రాబ్లమ్ ను కూడా ఇస్తాను సెల్ మరియు ప్రొడక్ట్ తయారవడం ను చూద్దాం ఇది సెల్ మరియు ప్రొడక్ట్ తయారవడం ను తెలిపే స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ CHmOl aNH3 bO2 yx CHpOnNq yp CHrOsNt cH2O dCO2 ఈ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ సెల్ మరియు ప్రొడక్ట్ తయారవడం ను జనరల్ ఫార్మట్ లో రిప్రెసెంట్ చేస్తుంది ఈ లెక్చర్ లో చేయబోయే కొన్నీ విషయాల విశ్లేషణ కు ఈ ఈక్వేషన్ ను ఎంచుకొంటాము సూత్రం ప్రకారం కంజర్వ్ చేయవలసిన ఎలెక్ట్రాన్ ల సంఖ్య By the principle that the no of electrons need to be conserved Γs a 33 b yx Γx yp Γp c d 0 సబ్స్క్రిప్ట్స్ s x మరియు p లు వరుసగా సబ్స్ట్రేట్ సెల్స్ మరియు ప్రోడక్ట్ పై ఈక్వేషన్ ను రిఏరేంజ్ చేస్తే b 14 Γs yx Γx yp Γp 4b Γs yx Γx Γs yp Γp Γs 1 ε η ζ 1 ఎలెక్ట్రాన్స్ కన్సర్వ్ చేయబడును కాబట్టి ఆ ప్రిన్సిపుల్ ప్రకారం ఒక వైపు ఉన్న ఎలెక్ట్రాన్ ల సంఖ్య రెండో వైపు ఉన్న ఎలెక్ట్రాన్ ల సంఖ్య సమానం గా ఉండాలి ఇది చాలా పవర్ ఫుల్ వ్యక్తీకరణ సబ్స్ట్రేట్ నుంచి ఆక్సిజన్ కు బదిలీ అయిన ఎలెక్ట్రాన్ ల ను ఇది సూచిస్తుంది b అనేది ఆక్సిజన్ స్టాయికియోమెట్రిక్ కోషంట్ 4b దీనితో ఉన్న ఎలెక్ట్రాన్ ల సంఖ్య కాబట్టి 4b Γs ఫ్రాక్షన్ ఆఫ్ ఎవైలబుల్ ఎలెక్ట్రాన్స్ ట్రాన్సఫర్డ్ టు ఆక్సిజన్ దీనిని ε తో సూచిస్తాము yx Γx Γs ఫ్రాక్షన్ ఆఫ్ ఎవైలబుల్ ఎలెక్ట్రాన్స్ ట్రాన్సఫర్డ్ టు సెల్స్ దీనిని η తో సూచిస్తాము yp Γp Γs ఫ్రాక్షన్ ఆఫ్ ఎవైలబుల్ ఎలెక్ట్రాన్స్ ట్రాన్సఫర్డ్ టు ప్రోడక్ట్ దీనిని ζ తో సూచిస్తాము ఇవన్నీ కలిపితే 1 అవుతుంది ఎందుకంటే ఇవన్నీ ఫ్రాక్షన్స్ కాబట్టి వీటిల్ని ఉపయోగించి బయోరియాక్టర్ లో గ్రోత్ వలన సెల్స్ నుంచి విడుదల అయ్యే హీట్ ను ఎస్టిమేట్ చెయ్యడము ఎలానో చూద్దాం రూల్స్ ఆఫ్ తంబ్ వాల్యూస్ తెలుసు కనుక ఈ మెథడ్ పవర్ వస్తుంది ఒక మోల్ ఎలెక్ట్రాన్స్ ఆక్సిజన్ కు బదిలీ అయితే 27 కిలో కాలరీస్ హీట్ విడుదల అగును అని తెలుసు కాబాట్టి ε తెలుసు ఆక్సిజన్ కు ప్రతి ఒక్క మోల్ ఎలెక్ట్రాన్ ల బదిలీకి 27 కిలో కాలరీస్ హీట్ విడుదల అగును ఇది తెలిసినదే మన ఉదాహరణ లో ఈక్వలెంట్స్ ఆఫ్ ఎవైలబుల్ ఎలెక్ట్రాన్స్ ట్రాన్సఫర్డ్ టు ఆక్సిజన్ 4b In our example the equivalents of available electrons transferred to oxygen 4b కాబట్టి హీట్ జెనరేటెడ్ 27 Kcal ఇంకొక కోణం లో చూస్తే రేట్ ఆఫ్ ఆక్సిజన్ కన్సంషన్ qO2మోల్స్ పర్ గ్రా సెల్స్ లో DO ప్రోబ్ ఉపయోగించివ్ మేజర్ చేయబడును మనం ఆక్సిజన్ కన్సంషన్ రేట్ ను పొందవచ్చు హీట్ విడుదలైన రేట్ ను ఎస్టిమేట్ చేయవచ్చు అప్పుడు అది పవర్ ఫుల్ అగును మంకు మెటబాలిక్ గా ఎంత హీట్ విడుదల అగునో తెలిసిన తర్వాత ఏ విధమైన కూలింగ్ డిజైన్ కావాలో తెలుస్తోంది ఇది అవసర మైన స్థాయి లో కూలింగ్ కాయిల్స్ ని డిజైన్ చేయడానికి ఉపయోగ పడుతుంది కూలింగ్ కావాలంటే కాయిల్స్ వాడొచ్చు ఎందుకంటే ఉష్ణోగత మరి తక్కువ కు వెల్లదు కనుక ఇది సేల్స్ ను ప్రభావితం చెయ్యదు అదే హీటింగ్ అయితే కాయిల్స్ వాడారు జాకెట్ సిస్టం వాడతారు అలాగే జాకెట్ సిస్టం ను కూలింగ్ కు కూడా వాడవచ్చు కానీ కూలింగ్ కాయిల్స్ కూడా వాడొచ్చు కాబట్టి రేట్ ఎట్ e ట్రాన్సఫర్డ్ టు O2 4 qO2 x V ఇక్కడ x సెల్ కాన్సంట్రేషన్ V బయోరియాక్టర్ వాల్యూమ్ qO2 అనేది ఆక్సిజన్ అప్ టేక్ రేట్ మోల్స్ పర్ గ్రా సెల్స్ లో సరి అయినా యూనిట్స్ కొరకు దీనిని సెల్ కాన్సంట్రేషన్ తో గుణించాలి ఆ తర్వాత బయో రియాక్టర్ వాల్యూమ్ తో గుణిస్తే మనకు అవసరమైన యూనిట్స్ వస్తాయి కాబట్టి ఇది ఎలెక్ట్రాన్స్ ఆక్సిజన్ కి బదిలీ అయ్యే రేట్ నెంబర్ ఆఫ్ ఎలెక్ట్రాన్స్ పర్ యూనిట్ టైం అందువలన రేట్ ఆఫ్ హీట్ జెనరేషన్ 27 ఇది చాలా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తుంది ఒక ప్రాబ్లమ్ ఇచ్చి ఈ లెక్చరును ముగిద్దాం తర్వాతి లెక్చర్ లో దానిని సాల్వ్ చేద్దాం Practice problem 5 1 ప్రాక్టీస్ ప్రాబ్లమ్ 5 1 ఈ ఈక్వేషన్ కి CHmOl a NH3 b O2 yx CHpOnNq yp CHrOsNt c H2O d CO2 సెల్ ఆక్సిజన్ ఈల్డ్ కోషంట్ Yxo ఉత్పత్తి అయినా సెల్స్ కి ఖర్చు అయిన ఆక్సిజన్ కి గల నిష్పత్తి గా నిర్వచించారు రిలవెంట్ టర్మ్స్ లో sxp ϵηζకనుక్కోండి సెల్స్ లోని మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ కార్బన్ బయో మాస్ 0 5 అనుకుందాము సెల్స్ ఎరోబికల్ గా పెరుగుతున్నాయి అనుకుందాము 5 ఫ్రాక్షన్ వస్తుంది అది ఎనరోబికల్ గా అయితే 0 1అవుతుంది